సుస్వాగతం ఇప్పుడు రిసీవింగ్ ఆంటిన్నాreceiving antenna యొక్క ముఖ్యమైన లక్షణం ని చూద్దాం ప్రత్యేకంగా ఎంత పవర్ ని ఆంటిన్నా తీసుకుంటుందో కనుక్కోవాలి అది తేలిస్తే ఈ పారామీటర్ ని కనుక్కోవటం లో సహాయ పడుతుంది దీనిని ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఎపర్చరు అని పిలుస్తారు ఎపర్చరు అనగా ద్వారం నిజానికి ప్రతి ఆంటిన్నా కు ఎఫెక్టివ్ ఎపర్చరు ఉంటుంది కానీ మనం వైర్ ఆంటిన్నా గురించి మాట్లాడేటప్పుడు మనం నిజానికి లెంగ్త్ ఒకటే వుంది అని చెప్తాము కాబట్టి దీనికి ఎటువంటి వెడల్పు ఉండదు కాబట్టి ఏరియా అనేది సున్నా కానీ బౌతికంగా ఇది సున్నా లేదా చాలా చిన్న విలువ ఉంటుంది ఎందుకు అంటే దాని వెడల్పు విలువ చాలా తక్కువ గా వుంటుంది కానీ ఆంటిన్నా కి ఎక్కువ ఎఫెక్టివ్ ఏరియా వుంటుంది ఆ ఎఫెక్టివ్ ఏరియా నిజానికి ఎలక్ట్రికల్ భావన కానీ ఇది భౌతికం గా కనిపించే విషయం కాదు ఒకవేళ ఎఫెక్టివ్ ఏరియా అనేది ఎక్కవ లేకపోతే అది ఆంటిన్నా నే కాదు మరియు అది పవర్ ని కూడా తీసుకోలేదు నిజానికి ఆంటిన్నా పని ఏమిటి అంటే ఆంటిన్నా నుండి వేవ్ లు వెళ్తూ ఉంటాయిపవర్ ని విడుదల చేస్తుంది దానికి అంతగా చెప్పదగిన ఎఫెక్టివ్ ఏరియా లేకపోతే కుదరదు ఎఫెక్టివ్ ఎపర్చరు అనేది ఎపర్చరు ఆంటిన్నా ల లో చూడటం కష్టం కాదు ఎందుకు అంటే ఇక్కడ ఎపర్చరు అనేది చాలా చాలా పెద్దది ఒకవేళ మనం ఎపర్చరు ను తయారు చేస్తే అది స్పష్టం గా ఎక్కువ పవర్ తీసుకుంటుంది అందుకే అన్ని పవర్ లు నేను పరిగణనలోకి తీసుకొని తయారుచేయను ఎందుకంటే నాకు ఒకే క్రమమంలో ఎపర్చరు మొత్తం ఇల్లుమినేషన్ ఉండాలి ఎందుకంటే ఇల్లుమినేషన్ ఒకే క్రమం లో లేనందున ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఎపర్చరు అనేది బౌతికంగా గా కనిపించే ఏరియా కంటే తక్కువ వుంటుంది కాబట్టి మనకు ఫీల్డ్ థియరీ గురించిన జ్ఞానం ఉండాలిఅది మనకు ఎఫెక్టివ్ ఎపర్చరు ఎంత తీసుకోవాలో చెప్తుంది ఒకటి కన్నా ఎంత తక్కువ ఉండాలో చెప్తుంది కానీ ఇప్పుడు మనం వైర్ రకం ఆంటిన్నా లేదా ఎపర్చరు రకం ఆంటిన్నా ని లేదా వేరే ఏరకం ఆంటిన్నా అయినా ఒక క్రమం లో పంపాలి కాబట్టి ఎప్పుడు కూడా ఎపర్చరు ఉండాలి మరియు ఎపర్చరు యొక్క విషయాలు లెక్కలోకి తీసుకోవాలి ఇదియే ఏరియా ఎందుకు అంటే ఫీల్డ్ థియరీ లో ఏ ప్రదేశం అయినా మనకు తెలుస్తుంది చివరకు ఒకవేళ ఆ ఆంటిన్నా అనేది రిసీవింగ్ లేదా రేడియేటింగ్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర రేడియేషన్ ఎంత వుంటుంది దానిని ఏమని పిలుస్తారు పవర్ డెన్సిటీ ని ఎప్పుడు కనుక్కోవాలి ఎందుకు అంటే మనకు ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లు తెలుసు కాబట్టి దాని నుండి ఆ పాయింట్ దగ్గర వున్న పవర్ డెన్సిటీ ని కనుక్కోవచ్చు ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర గాని వేరే చోట గాని ఆంటిన్నా తీసుకునే మొత్తం పవర్ విలువ పవర్ డెన్సిటీ ఇన్టూ ఎఫెక్టివ్ ఏరియా కి సమానం అప్పుడు నేను ఆంటిన్నా నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వస్తుంది అని అనుకుందాం కాబట్టి ఈ పాయింట్ దగ్గర కొంత పవర్ డెన్సిటీ వుంటుంది ఇప్పుడు పవర్ డెన్సిటీ యొక్క యూనిట్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఇప్పుడు దీనిని ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఏరియా తో గుణిద్దాం తద్వారా వచ్చే విలువ ఆంటిన్నా రిసీవ్ చేసుకునే మొత్తం పవర్ విలువ ని తెలుపుతుంది ఆ విలువ రిసీవ్ చేసుకునేది అయినా కావచ్చు లేదా ఆంటిన్నానుండి వచ్చేది అయినా కావచ్చు కాబట్టి పవర్ డెన్సిటీ అనేది సాధారణం గా Wi సింబల్ తో సూచిస్తారు ఎఫెక్టివ్ ఏరియా ను Ae తో సూచిస్తాము దీనిని మొత్తం పవర్ అని చెప్తాను ఇదియే ఎఫెక్టివ్ ఏరియా యొక్క సూత్రం కాబట్టి ఎఫెక్టివ్ ఏరియా యొక్క యూనిట్ సాధారణం గా మీటర్ స్క్వేర్ కాబట్టి పవర్ డెన్సిటీ యొక్క యూనిట్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి ఆంటిన్నా రిసీవ్ చేసుకునే మొత్తం పవర్ ఎంత వుంటుంది లేదా ఆంటిన్నా ఎంత పవర్ రిసీవ్ చేసుకుంటుందో ఎలా కొలవాలి అంటే ఆంటిన్నా రిసీవ్ చేసుకునే మొత్తం పవర్ ని అది లోడ్ లోకి పంపుతుంది అని చెప్పవచ్చు ఎందుకు అంటే ఆంటిన్నా అనేది లోడ్ కి కనెక్ట్ చేయబడి వుంటుంది కాబట్టి మొత్తం పవర్ రిసీవ్ అవుతుంది దీని మనం కొలవలేము కానీ లోడ్ దగ్గర కొలవచ్చు కాబట్టి లోడ్ దగ్గర రిసీవ్ అయ్యే పవర్ ని కొలవటమే సరి అయినా నిర్ణయం ఇప్పుడు మనం ఆంటిన్నా దగ్గర ఎలా కనుక్కోవాలో చూద్దాం కాబట్టి నేను ఎఫెక్టివ్ ఏరియా Ae ను PT గా వ్రాయచ్చు లేకపోతే మళ్ళి వేరే ఎదో ఒక పేరు వలన గందరగోళం కావచ్చు కావున దీనిని PT అని పిలుద్దాం కాబట్టి Ae అనేది PT బై Wi విలువ హాఫ్ IT IT PT half IT IT PT అంటే ఏమిటి అనగా IT మాడ్ స్క్వేర్ IT ని మనం ఇన్పుట్ ఇంపిడెన్సు లో చూసాముఅదికూడా థేవినన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ రిసీవింగ్ మోడ్ లో చూసాము అక్కడి కరెంటు ప్రవాహం మరియు RT ని చూసాం ఇదియే థేవినిన్ సర్క్యూట్Thevenin's circuit RT మరియు XT కాబట్టి లోడ్ లో ఎంత పవర్ ఉంటుందో ఇక్కడ నుండి లెక్కిద్దాం హాఫ్ IT మాడ్ స్క్వేర్ ఇంటూ RT అని వ్రాయాలి దీనిని ఇదివరకే చూసాము ఈ ఎక్స్ప్రెషన్ ని అక్కడ పెడదాము అప్పుడు మనం ప్రత్యక్షం గా హాఫ్ IT స్క్వేర్ అని వ్రాయచ్చు కాబట్టి Ae అనేది VT స్క్వేర్ బై 2 RT బై RA మళ్ళి ఇది కాంజుగేట్ మ్యాచింగ్conjugate matching అవుతుంది లోడ్ దగ్గర ఎప్పుడు మాక్సిమం పవర్ వస్తుంది అంటే కంజుగేట్ మ్యాచింగ్ వున్నప్పుడు వస్తుంది కాబట్టి స్పష్టం గా Ae అనేది ఎఫెక్టివ్ ఏరియా మాక్సిమం పవర్ అనేది అక్కడ కి పంపబడుతుంది కాబట్టి Ae ని Ae మ్యాక్స్ అని అంటాము కాబట్టి ఎఫెక్టివ్ ఎపర్చరు అనేది మాక్సిమం అవుతుంది కాబట్టి ఇది మొత్తం కంజుగేట్ మ్యాచింగ్ ద్వారా వచ్చిన ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ Ae విలువ మారుతూ వుంటుంది ఎప్పుడు అంటే కాంజుగేట్ మ్యాచింగ్ విలువ మాక్సిమం కు మారినప్పుడు మారుతూ వుంటుంది కాబట్టి ఆంటిన్నా యొక్క Ae అనేది స్థిరంగా ఉండదుకానీ ఒకవేళ ఇది ఎక్స్టర్నల్ విలువ తో మ్యాచింగ్ అవ్వాలి లేదా లోడ్ ఇంపిడెన్సు తో గాని జనరేటర్ ఇంపిడెన్సు తో గాని మ్యాచ్ అవ్వాలి మరియు దీని విలువని కాంజుగేట్ మ్యాచింగ్ లో పెడితే అనగా కాంజుగేట్ మ్యాచింగ్ కండిషన్ ఏమి అవుతుంది ఇప్పుడు RA ప్లస్ RL అనేది RT కు సమానం అవుతుంది XA అనేది మైనస్ XT కి సమానం అవుతుంది అప్పుడు దీని విలువ VT స్క్వేర్ బై 8 Wi ఇప్పుడు RA ప్లస్ RL అని చెప్పచ్చు నిజానికి ఇక్కడ పోలరైజేషన్ మిస్ మ్యాచ్ అనేది ఉండదు అది తర్వాత చూద్దాం నిజానికి Ae max విలువ లాంబ్డా నాట్ స్క్వేర్ బై 4 పై ఇంటూ G అనేదానికి సమానం దీనిని నిరూపిద్దాం కానీ ఇప్పుడు ఇది మాక్సిమం విలువ అని వ్రాయచ్చు కాబట్టి మనకు ఒకవేళ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ తెలిస్తే అప్పుడు మనకు లాంబ్డా నాట్ విలువ తెలుస్తుంది నిజానికి ఇదియే మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా ఏ ఆంటిన్నా కి అయినా ఇంకో కొలవదగిన క్వాంటిటీ వుంది అంటే అది G G అంటే ఏమిటి G తీటా యొక్క మాక్సిమం విలువ అనగా ఆంటిన్నా యొక్క గెయిన్ ఇప్పుడు గెయిన్ గురించి చూద్దాం ఒకవేళ ఆంటిన్నా అనేది ట్రాన్స్మీట్ చేసే వస్తువు అని అనుకుందాంకాబట్టి ఈ గెయిన్ అనేది ఆంటిన్నా యొక్క రిసీవింగ్ మరియు ట్రాన్స్మిటింగ్ యొక్క లక్షణాల మధ్య సంభందం అయి ఉండచ్చు కాబట్టి ట్రాన్స్మిటింగ్ కారక్టర్య్స్టిక్ G G ని ఎలా కొలవాలో మనకు తెలుసు దీని ద్వారా పవర్ పెట్రాన్ ని కనుక్కోవచ్చు వేరువేరు పాయింట్ లలో పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి మరియు దాని ద్వారా మాక్సిమం G విలువ ని కనుక్కోవచ్చు ఒకవేళ అదే ఆంటిన్నాను రిసీవింగ్ ఆంటిన్నా లాగా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ ఏరియా ఎంత అవుతుంది మరియు దానికి గెయిన్ కి వున్నా సంబంధం ఏమిటి కాబట్టి అదే ఆంటిన్నా అయితే గనుక ఆ ఆంటిన్నా యొక్క గెయిన్ స్పేషియల్ గెయిన్ అవ్వచ్చు ఇప్పుడు ఒకవేళ ఇదే ఆంటిన్నా ను రిసీవింగ్ ఆంటిన్నా గా ఉపయోగిస్తే దానికి ఎంత పవర్ వెళ్తుందో కనుక్కోవాలి ఇది ఎఫెక్టివ్ ఏరియా అని ఇదివరకే చెప్పాముఇది భౌతికం గా కనపడే ఏరియా లో కొంత భాగం అని చెప్పవచ్చు లేదా అనగా ఆంటిన్నా యొక్క ఎపర్చరు అని అర్ధం ఎపర్చరు ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఏరియా Ae దీనిని మనం ఆంటిన్నా లో ఫిసికల్ ఏరియా లో కొంత భాగం అని చెప్పవచ్చు కానీ ఇది ఎప్పుడు కూడా ఫిసికల్ ఏరియా కన్నా తక్కువ ఉంటుంది ఇది అంతా కూడా చూసాము నిజానికి ఆంటిన్నా యొక్క ఎలక్ట్రికల్ డిస్టెన్సు నే ఏరియా అంటారు వైర్ ఆంటిన్నా విషయం లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అని ఇదివరకే చెప్పాను కాబట్టి ఇది ఎపర్చరు ఆంటిన్నా కి వ్యతిరేకం అయితే ఎఫెక్టివ్ ఏరియా ఫిసికల్ ఏరియా కన్నా తక్కువ ఉంటుంది అదే వైర్ ఆంటిన్నా అయితే ఎఫెక్టివ్ ఏరియా ఫిసికల్ ఏరియా కన్నా చాలా ఎక్కువ ఉంటుంది మరొక విధంగా ఇదిదేనికి ఉపయోగపడదు చాలా సమయాలలో ఇది చాలా ముఖ్యమైన బంధం దీనిని ఇప్పుడు నిరూపిద్దాం మనం కమ్యూనికేషన్ రాడార్ ల లో చాలా మోడళ్ళు ని ఉపయోగిస్తాం ఈ ఫార్ములా ని ఉపయోగించారు కానీ దీనిని నిరూపించవలసిన అవసరం వుంది అసలు ఎఫెక్టివ్ ఏరియా అనే విషయం ని మనం నిజానికి మొట్టమొదటి ఉపన్యాసం లో కరెంటు ఎలిమెంట్ గురించి వచ్చినప్పుడు పరిచయం చేసాము మనం కరెంటు ఎలిమెంట్ కి సంబంధించి కొన్ని ఆంటిన్నా పారామీటర్లు ను కనుగొన్నాం కానీ మనం ఎఫెక్టివ్ ఏరియా ను కనుక్కోలేదు ఇప్పుడు ఎఫెక్టివ్ ఏరియా ను కనుక్కుందాం ఎందుకు అంటే ఎఫెక్టివ్ ఏరియా అనేది కరెంటు ఎలిమెంట్ యొక్క చాలా ఉపయోగేపడే క్వాంటిటీ ఎందుకు అంటే ఆ సమయం లో చూస్తే ఇది మంచి రేడియేటర్ కాదు అనుకున్నాం అనగా మనం రేడియేషన్ లెక్కించే సమయం లో రేడియేషన్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండదు అని లెక్కించాము కానీ మరొక విధంగా చూస్తే కరెంటు ఎలిమెంట్ యొక్క డైరెక్టివ్ అనే స్వభావం చాలా మంచిది కానీ దానిని మనం కనుక్కోలేదు ఎందుకు అంటే మనం కరెంటు ఎలిమెంట్ యొక్క ఎఫెక్టివ్ ఏరియా గాని గెయిన్ గాని కనుక్కోలేదు దీని వెనుక వున్న కారణం ఏమిటి అంటే అప్పుడు ఈ విషయం ని పరిచయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కనుక్కుందాం మన దగ్గర కరెంటు ఎలిమెంట్ మరియు ఇన్సిడెంట్ వేవ్ వస్తుంది అని అనుకుందాం మరియు కరెంటు ఎలిమెంట్ యొక్క డైరెక్షన్ Z డైరెక్షన్ మరియు ఇన్సిడెంట్ వేవ్ డైరెక్షన్ కూడా Z డైరెక్షన్ అని అనుకుందాం కాబట్టి కరెంటు ఎలిమెంట్ మరియు ఇన్సిడెంట్ వేవ్ మధ్య ఎటువంటి పోలరైజేషన్ మిస్ మ్యాచ్ లేదు అలాగే లాస్ లెస్ కరెంటు ఎలిమెంట్ అనగా RL విలువ సున్నా అని అనుకుందాం కాబట్టి ఈ రిలేషన్ లో Ae max విలువ ఎంత అవుతుంది ఎందుకు అంటే మనం ఇది వరకే కనుక్కున్నాం Ae max విలువ VT స్క్వేర్ బై 8Wi RA ప్లస్ RL ఇక్కడ ఆ విలువ పెడితే ఇది VT స్క్వేర్ బై 8 Wi RA అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ RL విలువ సున్నా కి సమానం కరెంటు ఎలిమెంట్ లో VTఅంటే ఎంత నా దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వుంది అనగా E మరియు నాకు డిస్టెన్సు కూడా తెలుసు కాబట్టి VT విలువ E ఇంటూ dl విలువ ఎంత మనం ఇక్కడ ఫార్ ఫీల్డ్ దగ్గర వున్న సోర్సు నుండి వస్తున్న ఇన్సిడెంట్ వేవ్ అని అనుకుందాం నిజానికి ప్లేన్ వేవ్ వస్తుంది అని అనుకుందాం ప్లేన్ వేవ్ లోWi విలువ ఎంత ప్లెయిన్ వేవ్ లో దీని విలువ మనకు తెలుసు మనం చూస్తున్న పాయింట్ దగ్గర ఆంటిన్నా పవర్ డెన్సిటీ ని తెలుసుకోవాలి పవర్ డెన్సిటీ అంటే ఏమిటి దీనిని E స్క్వేర్ బై 2 Z0 అని వ్రాయచ్చు ఇక్కడ Z0 అనగా ఈటా నాట్ ఇంకా బాగా చెప్పాలి అంటే E స్క్వేర్ బై 2 ఈటా నాట్ ఇక్కడ ఈటా నాట్ అనగా ఫ్రీ స్పేస్ యొక్క ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు దీని విలువ 377 ఓం దీని విలువ ఇక్కడ పెడదాం అప్పుడు E dl స్క్వేర్ బై 8 E స్క్వేర్ బై 2 ఈటా నాట్ అవుతుంది దీని విలువ మనం కనుక్కోవచ్చు కరెంటు ఎలిమెంట్ లో Ra విలువ ఎంత ఒకవేళ మన పుస్తకం లో చూస్తే దీని విలువ 80 పై స్క్వేర్ dl స్క్వేర్ బై లాంబ్డా నాట్ స్క్వేర్ దీనిని మనం సూక్ష్మీకరిస్తే అప్పుడు 3 లాంబ్డా స్క్వేర్ బై 8 పై అవుతుంది 119 లాంబ్డా నాట్ స్క్వేర్ కు సమానం మనకు వచ్చిన విలువ ఇదే కనుక ఇది సాధికారమైనది కాబట్టి కరెంటు ఎలిమెంట్ లో Ae max ని చూద్దాందీని విలువ0 119 లాంబ్డా నాట్ స్క్వేర్ కాబట్టి ఇది లాస్ లెస్ కరెంటు ఎలిమెంట్ కు సంబందించినది మరియు స్పష్టం గా చెప్పాలి అంటే ఈ రకం కరెంటు ఎలిమెంట్ లో లాస్ లు చాలా తక్కువ కానీ ఒకవేళ లాస్ గనుక పరిగణించేంతగా వుంది అంటే గనుక కరెంటు ఎలిమెంట్ యొక్క రేడియేషన్ రెసిస్టెన్సు విలువ 80 పై స్క్వేర్ dl స్క్వేర్ బై లాంబ్డా నాట్ స్క్వేర్ అవుతుంది ఈ విలువ కూడా చాలా పెద్దది ఒకవేళ దీనిని తీసుకున్నట్లైతే ఇక్కడ లాస్ ఉంటుంది మరియు RA అనేది RL కు సమానం అప్పుడు RT మొత్తం విలువ 2 RA అవుతుంది ఆ సమయం లో Ae max విలువ దీని విలువ లో సగం అవుతుంది కాబట్టి లాసీ ఆంటిన్నా యొక్క లాసీ కరెంటు ఎలిమెంట్ లో Ae max అనేది కూడా తక్కువ ఉంటుంది నిజానికి కొన్ని సాధారణ విలువలు తీసుకుందాం తరువాత చూద్దాం డైపోల్ తీసుకుంటే దానిని కరెంటు ఎలిమెంట్ గా గుర్తిస్తారు ఒకవేళ ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ యొక్క లెంగ్త్ విలువ 1 బై 50 కన్నా తక్కువ ఉంటుంది ఒకవేళ డైపోల్ యొక్క లెంగ్త్ విలువ లాంబ్డా నాట్ బై 50 ఉంటే అప్పుడు Ae max ని నేను లాస్ లెస్ గా ఊహిద్దాం కాబట్టి Ae max విలువ 0 199 లాంబ్డా నాట్ స్క్వేర్ ఇప్పుడు Ae max విలువ I ఇంటూ విడ్త్ ఎఫెక్టివ్ కు సమానం we విలువ 0 199లాంబ్డా నాట్ స్క్వేర్ ఇప్పుడు నేను లెంగ్త్ విలువ లాంబ్డా నాట్ బై 50ఇంటూ weఅనగా 0 199 లాంబ్డా నాట్ స్క్వేర్ ఒకవేళ దీనిని మనం సమీకరణం లో పెట్టి పరిష్కరిస్తే మనకు ఎఫెక్టివ్ విడ్త్ విలువ 5 95 లాంబ్డా నాట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి సాధారణం గా డైపోల్ డిజైన్ లు చూస్తూ ఉంటాం డై పోల్ యొక్క ఫిసికల్ విడ్త్ ను సాధారణం గా లాంబ్డా బై 300 అది కాస్త ఎఫెక్టివ్ విడ్త్ 1785 d అవుతుంది నిజానికి ఇదియే ఎఫెక్టివ్ విడ్త్ లేదా డైపోల్ లేదా కరెంటు ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రికల్ విడ్త్ ఒకవేళ ఫిసికల్ వేవ్ కి ఇంచుమించు 1500 రెట్లు ఎఫెక్టివ్ ఏరియా ఉంటుంది ఇది వరకే చెప్పాను కరెంటు వైర్ రకం ఆంటిన్నా లో ఎఫెక్టివ్ ఏరియా ఫిసికల్ ఏరియా కన్నా పెద్దమొత్తము లో ఎక్కువగా ఉంటుంది ప్రదానం గా విడ్త్ ఎక్కువగా ఉంటుంది లేదంటే ఇది ఉపయోగపడదు ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేద్దాం మనం ఈ ఫార్ములా ని నిరూపిద్దాం మనకు ఇదివరకే కరెంటు ఎలిమెంట్ యొక్క Ae max విలువ తెలుసు కాబట్టి కరెంటు ఎలిమెంట్ యొక్క గెయిన్ విలువ ఎంత ఉంటుంది సాధారణం గా కూడా గెయిన్ ని కనుక్కోలేదు దీనిని అసైన్మెంట్ గా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను కరెంటు ఎలిమెంట్ యొక్క గెయిన్ ని కనుక్కుందాం కాబట్టి ఇప్పుడు G విలువ కనుక్కుందాం G విలువ ఎంత ఉంటుంది కరెంటు ఎలిమెంట్ యొక్క Ae max విలువ 0 119 లాంబ్డా నాట్ స్క్వేర్ ఇంటూ 4పై బై లాంబ్డా నాట్ స్క్వేర్ కాబట్టి లాంబ్డా నాట్ స్క్వేర్ అనేది క్యాన్సల్ అవుతుంది 4 పై విలువ కొంచెం అటుఇటుగా 12 ఇంటూ 0 12 లేదా 0 12 ఇంటూ 12 అవుతుంది కాబట్టి దీని విలువ1 44 ఒకవేళ దీనిని 1 5 అనుకుంటే కొంచెం ఇంచుమించుగా గెయిన్ విలువ1 5 దీనిని మనం ఐసోట్రోపిక్ ఆంటిన్నా తో పోలిస్తే ఎప్పుడు కరెంటు ఎలిమెంట్ చూసామో అది మాక్సిమం డైరెక్షన్ లో ఉంటుంది ఎక్కడ కరెంటు ఎలిమెంట్ రేడియేషన్ మాక్సిమం డైరెక్షన్ లో ఉంటుంది కరెంటు ఎలిమెంట్ యొక్క రేడియేషన్ ప్యాట్రన్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది మరియు అది మాక్సిమం రేడియేషన్ కలిగి వుంటుంది కాబట్టి ఐసోట్రోపిక్ ఆంటిన్నా తో పోలిస్తే 1 5 రెట్లు పవర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది మరియు ఇది మరి అంత చెడ్డ ఆంటిన్నా కాదు ఎలాగ అంటే డై పోల్ లాగా రెసోనెంట్ డైపోల్ లా కాదు హాఫ్ వేవ్ డైపోల్ కు వున్న గెయిన్ విలువ 1 కాబట్టి కరెంటుఎలిమెంట్ గురించి ఇదివరకే చర్చించాము ఎప్పుడు అయితే కరెంటు ఎలిమెంట్ ను ప్రవేశపెట్టామో అప్పుడే అది పరిగణించేంత రేడియేటర్ కాదు ఎందుకంటే దీని యొక్క రేడియేషన్ రెసిస్టెన్సు విలువ చాలా తక్కువ వుంటుంది కానీ ఇది చాలా మంచి డిరెక్టివ్ స్వభావం కలది అందుకే ఇక్కడ కరెంటు ఎలిమెంట్ అనేది ఏది ఇచ్చామో అదే వుంటుంది వేరే క్లిష్టతరమైన ఆంటిన్నా ల తో పోలిస్తే ఇక్కడ చాలా మంచి గా వుంటుంది మిగతా అన్ని క్లిష్టతరమైన ఆంటిన్నా లలో కొన్ని సాధారణ విషయాలు ను కరెంటు ఎలిమెంట్ నుండి డీరైవ్ చేసాము కానీ ఇది చాలా మంచి రేడియేటర్ ఎందుకు అంటే దీని యొక్క స్ట్రక్చర్ రేఖాగణితం ప్రకారం ఇది నిరూపించబడింది కాబట్టి ఈ విలువ ని మళ్ళి కూడా ఉపయోగిస్తాను అయితే నేను ఈ ఫార్ములా ని నిరూపించటానికి ఒక ప్రయోగం చేస్తాను అనగా మనం ఈ ఫార్ములా ని నిరూపించాలి ఎందుకు అంటే ఇదివరకు నేను నిరూపించలేదు Ae max అనగా ట్రాన్స్మిటింగ్ గెయిన్ మరియు ఎఫెక్టివ్ ఎపర్చరు మధ్య వున్న సంబంధం ఏమిటి దీనిని ఇప్పుడు నిరూపిస్తాను ఇప్పుడు రెండు ఆంటిన్నా లను తీసుకుందాం వాటిని మధ్య దూరం R కాబట్టి ఈ రెండు ఆంటిన్నా లు R దూరం తో వేరు చేయబడ్డాయి అక్కడ వున్న ఫార్ ఫీల్డ్ బట్టి మనం ఇది ట్రాన్స్మిటింగ్ ఆంటిన్నా అని ఇది రిసీవింగ్ ఆంటిన్నా అని చెప్పవచ్చు కాబట్టి రెండిటి లో ఎదో ఒకటి ట్రాన్స్మిటింగ్ మరొకటి రిసీవింగ్ ఎంత పవర్ ట్రాన్స్మీట్ అవుతుంది ఇప్పుడు ట్రాన్స్మిటింగ్ Pt అనే పవర్ వుంది అనుకుందాం దీని యొక్క డైరెక్టివిటి Dgt ఈ డైరెక్షన్ లో వుంది అనుకుందాం లేదా ఈ డైరెక్షన్ లో మాక్సిమం డైరెక్టివిటి వుంది అని అనుకుందాం లేదా డైరెక్టివిటి ఈ డైరెక్షన్ లో వుంది అని అనుకుందాం అప్పుడు డైరెక్షన్ ని V అనుకుంటే డైరెక్టివిటి Dgt అవుతుంది ఇక్కడ T అనేది సబ్స్క్రిప్ట్ లో ఉంటుంది ఎందుకంటే అంటే ఇది ట్రాన్స్మిటర్ మరియు ఎఫెక్టివ్ ఏరియా Ae లేదా దీనిని నేను మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా Atm అని వ్రాయచ్చు మరియు దీనికి సంబంధించిన విషయాలు ఏమిటి అంటే Arm మరియు Dgr అనగా నిజానికి Pt అనేది తరువాత వస్తుంది ఈ ఆంటిన్నాల లక్షణాలు ఏమిటి అంటే రిసీవింగ్ ఆంటిన్నా కు Arm మరియు Dgr ట్రాన్స్మీట్టింగ్ ఆంటిన్నా కు Atm మరియు Dgt అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర పవర్ డెన్సిటీ ఎంత వుంటుంది ఒకవేళ ఈ ఆంటిన్నా అనేది ట్రాన్స్మిటర్ కి కలపబడి మరియు పవర్ Pt వుంది అని అనుకుందాం ఇక్కడ Wt వుంది అని చెప్పావచ్చు దీని విలువ Pt బై 4R 2 ఎందుకు అంటే ఫార్ ఫీల్డ్ యొక్క స్పెరికాల్ వేవ్ లో Dgt వుంటుంది మనం గెయిన్ వుంది అని ఊహించలేదు మనం డైరెక్టివిటి వుంది అని చెప్పాము అనగా ఇది ఒక లాస్ లెస్ ఆంటిన్నామరియు మంచి పనితీరు కలిగినిది కాబట్టి ఎంత పవర్ ని ఈ ఆంటిన్నా తీసుకుంటుంది ఈ ఆంటిన్నా తీసుకునే పవర్ Pr కు Wt ఇంటూ Ar సమానం కాబట్టి m అనే దానిని ఇక్కడ వ్రాయను ఎందుకు అంటే m అనగా దీని యొక్క మాక్సిమం అని అర్ధం నేను ముందే Pt Dgt Ar బై 4 పై R స్క్వేర్ అని వ్రాసాను దీని నుండి నేను Dgt Ar అనేది Pr బై Pt 4 పై R స్క్వేర్ కి సమానం అని వ్రాస్తాను ఇప్పుడు మనము రేసీప్రోసిటీ థీరం ని గుర్తు చేసుకుందాం ఇప్పుడు మన దగ్గర వున్నా రెండవ ఆంటిన్నా ని ట్రాన్స్మిటర్ గా ఉపయోగిద్దాం మరియు మొదటి ఆంటిన్నా ను రిసీవర్ గా ఉపయోగిద్దాం మరియు రెండిటి మధ్య మిడియం అనేది లీనియర్ పాసివ్ అనైసోట్రోపీ సులభం గా చెప్పాలి అంటే దీనిని సరళమైన మిడియం అని అంటారు ఇప్పుడు ఇది ట్రాన్స్మీటింగ్ Pt ఇది ట్రాన్స్మిట్ రిసీవింగ్ Pr అనేవి అవే ఉంటాయి ఒకవేళ మళ్ళి వ్రాస్తే మనంDgr At అనేది Pr by Pt 4 pi R స్క్వేర్ కు సమానం అని నిరూపించాలి కాబట్టి ఈ విధం గా Dgt Ar అనేది Dgr At కు సమానం అని చెప్పవచ్చు కాబట్టి Dgt Arఅనేది Dgr At కు సమానం లేదాDgt బై Atవిలువ కు Dgr బై Ar కు సమానం ఈ సంబంధం ఆంటిన్నా డైరెక్టివిటీ పెరిగితే ఎఫెక్టివ్ ఎపర్చరు కూడా అదే ప్రపోర్షన్ లో పెరుగుతుంది అని చెబుతుంది కాబట్టి Atm మరియు Arm అనేవి మాక్సిమం ఎఫెక్టివ్ ఎపర్చరు లు ఇప్పుడు మనం Dt బై Atm అనేది Dr బై Armకు సమానం అని వ్రాయచ్చు ఇక్కడ Dt మరియు Dr అనేవి డైరెక్టివిటీస్ యొక్క గరిష్ట విలువలు ఇప్పుడు ఈ సంబంధం అనేది అన్ని ఆంటిన్నా లకు వర్తిస్తుంది ఇప్పుడు మొదటి ఆంటిన్నా ను ఐసోట్రోపిక్ ఆంటిన్నా అని అనుకుందాం ఒకవేళ ఇది ఐసోట్రోపిక్ ఆంటిన్నా అయితే మాక్సిమం డైరెక్టివిటీ విలువ 1 కాబట్టి Atm అనేది Arm బై Dr కు సమానం అని రాయచ్చు కాబట్టి ఐసోట్రోపిక్ ఆంటిన్నా యొక్క మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా ఎంత దీని విలువ మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా మరియు వేరే ఏదైనా ఆంటిన్నా యొక్క మాక్సిమం డైరెక్టివిటీ మధ్య నిష్పత్తి కి సమానం ఇప్పుడు వేరే ఏదైనా ఆంటిన్నా యొక్క కరెంటు ఎలిమెంట్ ని ఎంచుకుందాం ఎందుకంటే ఈ ఆంటిన్నా యొక్క కరెంటు ఎలిమెంట్ విలువ నాకు తెలుసు దీని విలువ అక్కడ పెడితే కరెంటు ఎలిమెంట్ యొక్క మాక్సిమం ఎఫెక్టివ్ ఏరియా ఎంత అవుతుంది దీని విలువ 0 199 లాంబ్డా నాట్ స్క్వేర్ ఇక్కడ Drఅనగా ఏమిటి దీని విలువ 1 దీనిని కనుక్కోవటం వలన ఏమి రాదు కానీ లాంబ్డా నాట్ స్క్వేర్ బై 4 PIవిలువ ఎంత వుంటుంది కాబట్టి మనంలాంబ్డా నాట్ స్క్వేర్ బై 4 PI విలువ Arm by Dr కు సమానం కాబట్టి వేరే ఏ ఆంటిన్నా యొక్క Ae max విలువ దీని నుండి చెప్పవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు సబ్స్క్రిప్ట్ r ని తీసే స్తున్నాను సాధారణ ఆంటిన్నా లో ఇది వర్తిస్తుంది కాబట్టి Ae max అనేది లాంబ్డా నాట్ స్క్వేర్ బై 4 PI ఇంటూ Dmax అవ్వచ్చు లేదా వేరే ఏదైనా కావచ్చు చాలా సార్లు చూసాం మనం గెయిన్ ని వ్రాసాము ఇదియే గెయిన్ ఈ ఫార్ములా నిరూపించేది ఏమిటి అంటే Ae max అనగా లాంబ్డా నాట్ స్క్వేర్ బై 4 PI బదులు Dmax అని వ్రాయచ్చు దీనినే గెయిన్ అని పిలుస్తారు ఒకవేళ ఇక్కడ ఆ ఎఫిషియన్సి లు ఉంటే వాటిని కూడా పరిగణన లోకి తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం కానీ ఇక్కడ మనం ఊహించింది లాస్ లెస్ ఆంటిన్నా కావున ఇక్కడ పోలరైజేషన్ మిస్ మ్యాచ్ ఉండదుఇంపిడెన్సు మిస్ మ్యాచ్ కూడా ఉండదు ఒకవేళ అవి అన్నీ ఇక్కడ ఉంటే అవి కూడా ఒక ఫాక్టర్ అవుతాయిఅవే ఎఫిషియన్సి కానీ ఇది చాలా ముఖ్యమైన సంబంధం ఎందుకు అంటే ఆంటిన్నా యొక్క ట్రాన్స్మిషన్ లక్షణం ని వాడుతూ మనం ఆంటిన్నా యొక్క రిసీవింగ్ లక్షణం కనుక్కుంటాము అందుకనే ఈ మార్గం లో మనకు ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఏరియా అనేది వచ్చింది ఇది ఆంటిన్నా యొక్క చాలా ముఖ్యమైన పారామీటర్ ధన్యవాదములు